ఇంజనీర్ల కోసం రూపొందించబడిన డాటా సైన్స్ కోర్సు యొక్క ఆర్ మాడ్యూల్ లోని ఐదవ ఉపన్యాసం కు స్వాగతం మునుపటి ఉపన్యాసాలలో డేటా ఫ్రేమ్ లను ఎలా సృష్టించాలో టాటా ఫ్రేమ్ డేటా ఫ్రేమ్స్ యొక్క అడ్డు వరుస లను మరియు నిలువు వరుస లను ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పటికే ఉన్న డేటా ఫ్రేమ్ కు అడ్డు వరుస లు మరియు నిలువు వరుస లు ఎలా జోడించాలో చూశాము ఇక్కడ మనము డేటా ఫ్రేమ్ లపై అధునాతన కార్యకలాపాలను పరిశీలిస్తాము అవి రీ కాస్టింగ్ చేయడం మరియు డేటా ఫ్రేమ్ లను జోడించడం ఈ ఉపన్యాసంలో మనము మొదట డేటా ఫ్రేమ్ ను రీ క్యాస్ట్ చేయడం అంటే ఏమిటి డాటా ఫ్రేమ్ లను ఎందుకు రీక్యాస్ట్ చేయాలి మెల్ట్ అండ్ క్యాస్ట్ కమాండ్ ఉపయోగించి రీ కాస్టింగ్ రెండు దశల్లో ఎలా చేయవచ్చు రీ కాస్ట్ కమాండ్ ఉపయోగించి ఒక దశలో ఎలా రీ కాస్టింగ్ చేయవచ్చు మరియు r లో d ప్లేయర్ ప్యాకేజ్ యొక్క ఎడమ జాయిన్ రైట్ జాయిన్ అంతర్గత జాయిన్ ఫంక్షన్ లు ఉపయోగించి రెండు డేటా ప్రేమ్ లను ఎలా జోడించాలో నిర్వహించబోతున్నారు డేట్ ఫ్రేమ్ లను రీక్యాస్ట్ చేయడం అంటే ఏమిటో మొదట చూద్దాం డేటాను తారుమారు చేసే ప్రక్రియ గా వేరియబుల్స్ పరంగా అభ్యర్థించడం డేటా ఫ్రేమ్ లను ఎందుకు రీకాస్ట్ చేయాలనుకుంటున్నారు వేరే కోణం నుండి చూసినప్పుడు డేటా పై మరింత అంతర్ దృష్టి ని తీసుకొచ్చి డేటాను పునఃరూపకల్పన చేయడంలో రీ కాస్టింగ్ సహాయపడుతుంది చివరి ఉపన్యాసంలో సృష్టించబడిన డేటా ఫ్రేమ్ ను తీసుకుందాం మనకు కాలమ్ పేరు monthblood sugar blood pressure ఉన్న డేటా ఫ్రేమ్ పేరు pd ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ డేటా ఫ్రేమ్ ను క్రింద చూపిన విధంగా ఇతర రూపం లో కి మార్చాలి అనుకుంటున్నాను ఇక్కడ మీకు బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రషర్ నీకు ప్రాముఖ్యత కలిగిన వేరియబుల్స్ గా ఉన్నాయి మరియు ఇందులో రీ కాస్టింగ్ అని పిలువబడే ఆపరేషన్ ఉంటుంది రీక్యాస్టింగ్ ఉపయోగించి ఇక్కడ ఉదాహరణ ప్రదర్శించబడుతుంది కాబట్టి ఈ రీ కాస్టింగ్ చేయడానికి మనకు డేటా ఫ్రేమ్ ఉండాలి ఇది క్రింద స్క్రీన్ లో చూపబడింది ఈ డాటా ఫ్రేమ్ ను సృష్టించడానికి మీరు దీన్ని స్క్రీన్ లో ప్రదర్శించు కోడ్ ను ఉపయోగించవచ్చు మరియు మీరు ఈ కోడ్ ను ఉపయోగించినప్పుడు మరియు దీన్ని అమలు లేదా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూపబడిన డాటా ప్రేమ్ ను మీరు చూస్తారు మనకు ఇప్పుడు డేటా ఫ్రేమ్ ఉన్నందున ఇప్పటికే ఉన్న డేటా ఫ్రేమ్ ను మనకు కావలసిన రూపం లోకి ఎలా రీ కాస్ట్ చేయాలో చూడవచ్చు దీన్ని ప్రదర్శించడానికి ఒక ఉదాహరణ చూద్దాము డేట్ ఫ్రేమ్ ను రెండు దశ లను ఉపయోగించి మరొక రూపం లోకి ఎలా రీ కాస్ట్ చేయాలి మొదటి ది మెల్ట్ కమాండ్ రెండవ ది క్యాస్ట్ కమాండ్ ఇది మీ వద్ద ఉన్న డేటా రీ కాస్ట్ చేయడానికి మెల్ట్ అండ్ క్యాస్ట్ కమాండ్ ఉపయోగించాలి అనుకున్నప్పుడు మీకు అవసరమైన డాటా ఫ్రేమ్ మీరు రీ క్యాస్ట్ చేయడానికి మెల్ట్ అండ్ క్యాస్ట్ కమాండ్ ను ఉపయోగించాలి అనుకున్నప్పుడు మీ డేటా ప్రేమ్ యొక్క ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ అని పిలువబడే డేటా ఫ్రేమ్ ను మీరు గుర్తించాలి ఈ వేరియబుల్స్ గుర్తించడానికి నియమాలు ఉన్నాయి వివిధ వివిక్త రకం వేరియబుల్స్ ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ కావచ్చు న్యూమరిక్ వేరియబుల్స్ మెజర్మెంట్ వేరియబుల్స్ కావచ్చు మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ కోసం కొన్ని నియమాలు ఉన్నాయి వర్గీకరణ మరియు తేదీ వేరియబుల్స్ మెజర్మెంట్ వేరియబుల్స్ కాదు కాబట్టి ముఖ్య ఆలోచన డేటా ఫ్రేమ్ నుండి మీరు ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ ని గుర్తించాలి మీరు ఈ ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ గుర్తించిన తర్వాత మీరు ఇప్పుడు చూడబోయే మెల్ట్ ఆపరేషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఈ మెల్ట్ కమాండ్ reshape 2 లైబ్రరీ లో అందుబాటులో ఉంది ఇక్కడ అ కొన్ని ఆపరేషన్ లు చేయడానికి మేము మరొక లైబ్రరీ ని లోడ్ చేస్తున్నాము ప్యాకేజీలను ఎలా ఇన్ స్టాల్ చేయాలి మరియు ఈ లైబ్రరీ కమాండ్ ప్ప్యాకేజీలు లోడ్ చేసేటప్పుడు ఎలా సహాయపడుతుంది అనేది ఫ్రీ కోర్స్ మెటీరియల్ లో మేము మీకు ఇచ్చాము మీరు ఇప్పటికే ఆ ప్యాకేజీలు ఇన్ స్టాల్ చేశారు మరియు ఇది మెల్ట్ కమాండ్ యొక్క వాక్య నిర్మాణం మెల్ట్ కమాండ్ కోసం మీరు డేటా ఫ్రేమ్ ను ఆర్గ్యుమెంట్ గా ఇవ్వాలి మరియు మీ డేటా ప్రేమ్ లోని ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ ఏమిటో మీరు పేర్కొనాలి మరియు మీ డేటా ప్రేమ్ లోని మెజర్మెంట్ వేరియబుల్స్ ఏమిటో కూడా మీరు పేర్కొనాలి మరియు ఇవి డిఫాల్ట్ వేరియబుల్స్ మరియు కమాండ్ లేదా ఆదేశాలు అమలు చేయబడి నప్పుడు లేదా ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు ఉత్పత్తి అయ్యే ఆర్గ్యుమెంట్ వాల్యూస్ లేదా విలువ లు ఈ ఆపరేషన్ చేయడానికి ద్రవీభవన ఆపరేషన్ చేయడానికి మీరు మొదట ఈ లైబ్రరీ reshape 2 ను లోడ్ చేయాల్సిన ఈ కోడ్ ఉపయోగించవచ్చు ఇందులో ఈ ఫంక్షన్ లు మెల్ట్ మరియు క్యాస్ట్ ఉంటాయి కాబట్టి మేము చూసిన వాక్యనిర్మాణం మీరు మెల్ట్ చేయదలచిన డేటా ఫ్రేమ్ ను పాస్ చేయాలి మరియు మీరు పాస్ చేసిన డేటా ప్రేమ్ లో ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ ఏమిటి అనేది పేర్కొనాలి మీరు ఈ ప్రారంభ డేటా ఫ్రేమ్ ను ఇలా చేసిన తర్వాత ఈ నేమ్ మరియు మంత్ లేదా ఐ డి వేరియబుల్స్ ఇవ్వబడినవి అక్కడ మెజర్మెంట్ వేరియబుల్స్ BS మరియు BP ఇప్పుడు కాలమ్ క్రింద నేమ్ వేరియబుల్ ద్వారా ప్రారంభమవుతాయి మీరు ఇక్కడ చూడవచ్చు మరియు వాటి విలువ లు మరొక కాలమ్ లో నిల్వ చేయబడతాయి దీనికి వాల్యూ లేదా విలువ అని పేరు పెట్టారు కాబట్టి మెల్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఈ ఐడి వేరియబుల్స్ తీసుకొని వాటిని సహాయం గా ఉంచుతుంది మరియు తరువాత మెజర్మెంట్ వేరియబుల్స్ గా మారుస్తుంది ఇది వేరియబుల్ చేత ఇవ్వబడిన ఒక సింగిల్ కాలమ్ వేరియబుల్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఆ వేరియబుల్స్ యొక్క విలు వలను నిల్వ చేస్తుంది మరొక కాలమ్ లో పేరు విలువ ద్వారా మరొక కాలమ్ లో ఈ వాక్య నిర్మాణంలో మీరు చెప్పినప్పుడు వేరియబుల్ డాట్ పేరు వేరియబుల్ మరియు విలువ డాట్ పేరు విలువ అని అర్థం కాబట్టి ఈ మెజర్మెంట్ రాశులను నిలువు వరుసల వేరియబుల్ అని పిలుస్తారు మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ యొక్క విలువ లను విలువ లేదా వేల్యూ గా పేర్కొంటారు కాబట్టి ఇవి డేటా ఫ్రేమ్ మొదటి దశ యొక్క ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ మరియు ఈ నిర్మాణానికి డాటా ఫ్రేమ్ ను మెల్ట్ చేయడానికి మెల్ట్ కమాండ్ ను ఉపయోగిస్తుంది తదుపరి దశ క్యాస్ట్ మేము ఇక్కడ డేటా ఫ్రేమ్ ను ఉపయోగిస్తున్నారు మేము d క్యాస్ట్ ఫంక్షన్ ను ఉపయోగిస్తాము ఈ d క్యాస్ట్ ఫంక్షన్ reshape 2 లైబ్రరీ లో కూడా అందుబాటులో ఉంటుంది d క్యాస్ట్ ఫంక్షన్ కోసం సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది మీరు ఏ డేటా ప్రేమ్ ను డి క్యాస్ట్ చేయాలనుకుంటున్నాను ఆ డేటా ఫ్రేమ్ కు డి క్యాస్ట్ కమాండ్ ను యివ్వండి మీరు డి క్యాస్ట్ చేయాలనుకుంటే మరియు ఈ కేసు లో ఇది ఏమిటో వివరించే సూత్రం మరియు వాల్యూ డాట్ వేరియబుల్ కాబట్టి మీరు డి కాస్టింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన విలు వలను నిలువు వరసలలో పేర్కొనాలి ఈ కేసు కు సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ మీరు ఇప్పటికే మెల్ట్ చేసిన డేటా ప్రేమ్ Df ను కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు క్యాస్ట్ కమాండ్ ఉపయోగించి మరొక డేటా ప్రేమ్ Df2 ను సృష్టిస్తున్నారు ఇది మీరు పాస్ చేసిన డేటా ప్రేమ్ Df మరియు ఫార్ములా ఇది ఏమి చేస్తుంది నేను ఈ వేరియబుల్ మరియు మంత్ ను స్థిరం గా ఉంచాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బ్లడ్ షుగర్ మరియు బ్లడ్ ప్రషర్ ప్రాముఖ్యత గల వేరియబుల్స్ కావాలని కోరుకుంటున్నారు ఆపై మీరు నేమ్ వేరియబుల్స్ ని 2 నిలువు వరుస లు గా మార్చాలి ఎన్ని నిలువు వరుసలు అనేది పేరు లోని వర్గాల సంఖ్య ను బట్టి ఆధారపడి ఉంటుంది అది ఈ ఫార్ములా వివరిస్తుందినిలువు వరుసలు వేరియబుల్ మరియు మంత్ అలాగే ఉంటాయి మరియు పేరు లోని వర్గాలు కొత్త వేరియబుల్ అవుతుంది ఈ ఉదాహరణ లో మనకు రెండు వర్గాలు ఉన్నాయి అవి సామ్ మరియు సెంథిల్ మరియు అవి వరుసగా కొత్త నిలువు వరుసలు మా రాయి అవి కొత్త వేరియబుల్స్ మరియు ఆ వేరియబుల్స్ యొక్క విలువ లు కాలమ్ నుండి తీసుకోవాలి అది ఈ వ్యాల్యూ డాట్ వేరియబుల్ సూచిస్తుంది ఈ ఆపరేషన్ పూర్తియైన తర్వాత మీరు డేటా ఫ్రేమ్ ను ముద్రిస్తే మీకు అవసరమైన ఫార్మాట్ లో డేటా ఫ్రేమ్ లభిస్తుంది కాబట్టి మీరు మెల్ట్ చేసిన డేటా ప్రేమ్ ను కలిగి ఉన్నారు మీరు ఈ డేటా ఫ్రేమ్ కు డి కాస్ట్ ఫంక్షన్ ను వర్తింపజేసి నప్పుడు మీరు ఈ డేటా ఫ్రేమ్ ను పాస్ చేయాలి మరియు మీరు వేరియబుల్ మరియు మంత్ అని చెప్తారు మీరు దానిని స్థిరం గా ఉంచుమని అని అనుకుంటున్నారు అది ఫార్ములా యొక్క ఎడమ వైపు మరియు ఫార్ములా యొక్క కుడి వైపు పేరు ను ఉంచాలనుకున్నారు కాబట్టి ఈ పేరు కాలమ్ లో మనకు 2 వర్గాలు సామ్ మరియు సెంథిల్ ఉన్నాయి మరియు అవి కొత్త నిలువు వరుసలు సృష్టించబడతాయి మరియు ఆ ఆ నిలువు వరుస ల విలువ లు మెల్ట్ చేసిన డాటా ఫ్రేమ్ యొక్క విలువ కాలమ్ నుండి తీసుకోవాలి ఆ విధంగా క్యాస్ట్ కమాండ్ పని చేస్తుంది ఇప్పుడు ఈ రీ కాస్టింగ్ ను ఒకే దశలో ఎలా చేయాలో చూద్దాం కాబట్టి రీ కాస్టింగ్ ఒకే దశలో చేయగలము రీ క్యాస్ట్ ఫంక్షన్ ఉపయోగించి సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది రీ కాస్ట్ చేయడానికి మీరు డాటా మరియు ఫార్ములా ఇవ్వాలి మరియు మీ ఐడి వేరియబుల్స్ మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ కూడా ఇవ్వాలి కాబట్టి మీరు ఇన్ పుట్ ఆర్గ్యుమెంట్ లను చూడగలిగితే ఈ ఆదేశం లో మీరు చూడగలిగినట్లుగా మెల్ట్ మరియు క్యాస్ట్ రెండింటి యొక్క ఇన్ పుట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది కాబట్టి రీ కాస్ట్ కమాండ్ డేటా ఫ్రేమ్ తీసుకుంటుంది మరియు ఫార్ములా ను కూడా తీసుకుంటుంది ఈ పరామితి కమాండ్ యొక్క కాస్ట్ వి భాగాన్ని సూచిస్తుంది మెల్ట్ చేసినప్పుడు మనం చూసిన వి ఐడి వేరియబుల్స్ మరియు మెజర్మెంట్ వేరియబుల్స్ ఏమిటో మనం పేర్కొనాలి కాబట్టి మీరు ఐడి వేరియబుల్స్ మాత్రమే పేర్కొన్నప్పుడు మిగిలిన వి డిఫాల్ట్ గా తీసుకోబడతాయి కాబట్టి ఇక్కడ పేర్కొనలేదు మీరు సింటాక్స్ నుండి చూడగలిగినట్లుగా మీరు మెజర్మెంట్ వేరియబుల్స్ ను కూడా పేర్కొనవచ్చు ఇప్పుడు మీరు ఈ ఆదేశాన్ని అమలు చేసినప్పుడు అది మెల్ట్ అవుతుంది మరియు అది క్యాస్ట్ కూడా అవుతుంది మరియు క్రింద ఉన్న నా ఈ స్క్రీన్ లో చూపిన విధంగా ఇది ఇది క్యాస్ట్టెడ్ డాటా ఫ్రేమ్ ను ముద్రిస్తుంది దీని తర్వాత రీ క్యాస్ట్ కమాండ్ ఉపయోగించి మరియు మెల్ట్ మరియు క్యాస్ట్ ఆపరేషన్ లను కలిపి చేయవచ్చు అది మనం చూడవచ్చు తరువాత ఇప్పటికే ఉన్న మ్యూటేట్ కమాండ్ ను ఉపయోగించి కొత్త వేరియబుల్ ను ఎలా సృష్టించాలో చూద్దాం కొన్నిసార్లు అనువదించడం చాలా అవసరం లేదా ఫంక్షన్ వేరియబుల్ ఇది ఇప్పటికే ఉన్న వేరియబుల్స్ నుండి సృష్టించబడుతుంది ఈ సందర్భంగా BP విలువ యొక్క లాగరిథమ్ డేటా గురించి మనకు మరింత అవగాహన కలుగచేస్తుంది ఇప్పటికే ఉన్న బ్లడ్ ప్రషర్ విలువ నుండి బ్లడ్ ప్రషర్ లాగరిథమ్ విలువను కలిగి ఉన్న కొత్త వేరియబుల్ మీరు ఎలా సృష్టిస్తారు అనేది ప్రశ్న కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మీరు dplyr లైబ్రరీ ని ఎలా లోడ్ చేయాలి మీరు మ్యూటేట్ కమాండ్ ను ఉపయోగించవచ్చు మరియు మీరు డేటా ప్రేమ్ పాస్ చేయాలి మరియు మీరు చెప్పేది ఏమిటంటే మీరు ఇప్పటికే ఉన్న BP లాగరిథమ్ విలువలతో కొత్త కాలమ్ ను సృష్టించాలి ఇప్పుడు pd2 ను ప్రింట్ చేస్తే లేదా ముద్రిస్తే మీరు దానిని చూడవచ్చు BP యొక్క లాగరిథమ్ అయినా మరొక వేరియబుల్ సృష్టించబడింది మరియు మీకు దాని యొక్క సంబంధిత విలువ లు ఉన్నాయి ఇప్పుడు 2 డాటా ఫ్రేమ్ లను ఎలా జోడించాలో చూద్దాం ఇక్కడ డేటా విశ్లేషణ చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు ఒక మూలం నుండి డేటా లో కొంత బాగా న్ని మరియు ఇతర మూలం నుండి డేటా యొక్క కొంత భాగాన్ని పొందుతారు మీరు ఈ రెండు డేటా లు సరిపోల్చాలి అనుకున్నప్పుడువీటిలో కొన్ని సాధారణమైన వి I ds ఉన్నాయి మీరు దీన్ని ఎలా చేస్తారు అనేది ప్రశ్న కాబట్టి dplyr ప్యాకేజ్ ఉపయోగించి డేటా ఫ్రేమ్స్ ను జోడించవచ్చు dplay ప్యాకేజ్ యొక్క సాధారణ వాక్య నిర్మాణం క్రింది విధంగా ఉంటుంది మీకు అవసరమైన ఫంక్షన్ లు లెప్ట్ జాయిన్ రైట్ జాయిన్ మరియు ఇన్నర్ జాయిన్ మరియు మీరు మొదటి డేటా ఫ్రేమ్ మరియు రెండవ డాటా ఫ్రేమ్ లను పాస్ చేయాలి ఎందుకంటే మీరు ఈ రెండు డాటా ఫ్రేమ్ లను జోడించాలి అని కోరుకుంటున్నారు మరియు మీరు I d వేరియబుల్ ద్వారా రెండు డేటా ఫ్రేమ్ లను జోడించవచ్చు అని పేర్కొనాలి కాబట్టి ఇక్కడ I d వేరియబుల్2 డేటా ఫ్రేమ్ లకు సాధారణం అంటే మీరు రెండు డాటా ఫ్రేమ్ లలో ఆ వేరియబుల్ కలిగి ఉండాలి అని మీరు అనుకుంటున్నారు మరియు ఈ వేరియబుల్ రెండు డాటా ఫ్రేమ్ లను కలవడానికి ఐడెంటిఫైయర్ అందిస్తుంది మరియు జోడించు స్వభావం ఉపయోగించే ఫంక్షన్ మీద ఆధారపడి ఉంటుంది కొన్ని ఉదాహరణలు చూద్దాం చ మరియు విలీనం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు రు వ్యక్తిగత డాటా ఫ్రేమ్స్ లోని సమాచారాన్ని కలిగి ఉన్న డాటా ఫ్రేమ్ పొందుతారు ఉదాహరణకు రెండు డాటా ఫ్రేమ్ లకు సాధారణమైన వేరియబుల్స్ I ds లేదా ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ మీరు చూడవచ్చు మరియు మనము ఈ ఐడి వేరియబుల్ ను ఈ 2 డేటా ఫ్రేమ్ లను 1 మరియు 2 కలవడానికి ఉపయోగిస్తున్నాము కాబట్టి మనకు 1 జాక్ ఉంది మరియు 1 కి మనకు అబ్బాయి ఉన్నారు మరియు మనకు జాక్ వయస్సు 10 గా ఉంది మరియు అది కూడా జాగ్రత్త తీసుకోబడింది మరియు మీకు జిల్ మరియు Id ఉన్నాయి జిల్ యొక్క వేరియబుల్ 2 కాబట్టి మనకు 2 జిల్ వయసు ఉంటుంది మరియు లింగం ఇది ఒక ఉదాహరణ డేటా ఫ్రేమ్ లను విలీనం చేయడం మరియు కలపడం ఎలా జరుగుతుంది ఇప్పుడు 2 ఫ్రేమ్ లను కలప డానికి dplyr ప్యాకేజీ లో లభించే విభిన్న విధులను చూద్దాం డాటా ఫ్రేమ్ లను కలప డానికి dplyr ప్యాకేజ్ అనేక విధులు అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ మరియు ఇన్నర్ జాయిన్ మరియు ఫుల్ జాయిన్ మరియు సెమి జాయిన్ మరియు యాంటీ జాయిన్ ఉన్నాయి ఈ ఉపన్యాసంలో మనం చూడబోయేది మొదటి 3 లెఫ్ట్ జాయిన్ కుడి జాయిన్ మరియు ఇన్నర్ జాయిన్ డాటాఫ్రేమ్ల ను కలపడం లో ఫుల్ జాయిన్ జాయిన్ సెమీ జాయిన్ మరియు యాంటీ జాయిన్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోవడానికి మేము వీక్షకులకు ఒక ఎక్సైజ్ ఇస్తున్నాము మొదట రెండు డేటా ఫ్రేమ్ లను సృష్టించడం ద్వారా డేటా ఫ్రేమ్ లలో జోడించడం చూద్దాం మొదట ఈ డేటా ఫ్రేమ్ pd ని క్రియేట్ చేద్దాం ఇక్కడ చూపిన కోడ్ నేను ఉపయోగించి దీనిని సృష్టించవచ్చు మరియు మీరు దానిని ముద్రించినప్పుడు అవుట్ పుట్ ను చూడవచ్చు 2 పేర్లు సెంథిల్ మరియు సామ్ మరియు జనవరి మరియు ఫిబ్రవరి 2 నెలలు ఉన్నాయి మనకు బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రషర్ వేరియబుల్స్ యొక్క విలువ లు ఉన్నాయి ఇప్పుడు మనము మరొక డాటా ఫ్రేమ్ తీసుకుంటున్నాముఅది 3 పేర్లను కలిగి ఉంది సెంథిల్ రమేశ్ మరియు సామ్ అనే 3 పేర్లను కలిగి ఉంది మరియు ఇతర కాలమ్ వారు పనిచేస్తున్న వి భాగాన్ని కలిగి ఉంది కాబట్టి సెంథిల్ మరియు సామ్ PSE లో పని చేస్తున్నారు మరియు రమేశ్ డాటా ఎనలిటిక్స్ లో పని చేస్తున్నారు ఈ డాటా ఫ్రేమ్ ను సృష్టించడానికి మీరు ఈ కోడ్ ను ఉపయోగించవచ్చు మరియు మీరు ఈ డేటా ఫ్రేమ్ ను ముద్రించినప్పుడు కన్సోల్ లో ఫలితం క్రింద చూపబడింది ఇప్పుడు మనం రెండు డాటా ఫ్రేమ్ లను pd మరియు pd new సృష్టించాము లెఫ్ట్ జాయిన్ ఎలా పని చేస్తుందో చూద్దాం మీరు ఈ డాటా ఫ్రేమ్ లను pd మరియు pd new లెప్ట్ జాయిన్ తో కలపాలి అనుకున్నప్పుడు ఐడి వేరియబుల్స్ ఆధారంగా 1 నుండి డేటా ఫ్రేమ్ 2 యొక్క అడ్డు వరుస లను సరిపోల్చండి వాక్య నిర్మాణం నుండి ఫంక్షన్ డాటాఫ్రేమ్ ఒకటి మరియు రెండు మన వద్ద ఉన్న వాక్య నిర్మాణం అని మీరు చూడవచ్చు మరియు మీరు ఐడి వేరియబుల్ పేర్కొనాలి కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ తో pd మరియు pd new అయినా డేటా ఫ్రేమ్ 2 ను సూచనగా తీసుకుంటుంది డేటా ఫ్రేమ్ 1 pd మరియు డేటా ఫ్రేమ్ 2 యొక్క అడ్డు వరసలలో సరి పోతుంది ఇది సెంథిల్ రమేశ్ మరియు సామ్ మరియు డేటా ఫ్రేమ్ 1లోని నేమ్ వేరియబుల్స్ తో ఏది సరి పోతుంది అనేది డేటా ఫ్రేమ్ 2 లో చూపిస్తుందిముఖ్యంగా ఇది సెంథిల్ మరియు సామ్ లను మాత్రమే ఉంచుతుంది మరియు రమేశ్ ను ఉంచదు ఎందుకంటే ఇది ఇది డేటా ఫ్రేమ్ 1 నుండి డాటా ఫ్రేమ్ 2 కు సరిపోయే వరుస లను తీసుకుంటుంది కాబట్టి మీరు ఉదాహరణ చూసినప్పుడు ఇక్కడ అ pd new లోని విలువలకు అనుగుణంగా 2 lds మాత్రమే ఉన్నాయి 2 ఐ డి లు మాత్రమే ఉన్నాయి మరియు అది pd తో విలీనం అవుతుంది వేరియబుల్ విభాగం తుది డాటా ప్రేమ్ కిసెంథిల్ మరియు సామ్ లకు మాత్రమే జోడించబడుతోంది మనము వివరంగా చూద్దాము మీకు లైబ్రరీ dplyr ని లోడ్ చేయాల్సిన 2 డేటా ప్రేమ్ లు ఉన్నాయి మరియు మీరు దీన్ని లెఫ్ట్ జాయిన్ తో చేస్తున్నాము మరియు నేను కొత్త డేటా ప్రేమ్ కు పేరు పెడుతున్నాను ఈ లెప్ట్ జాయిన్ ఆపరేషన్ తో బయటకు వస్తుంది pd అండర్ స్కోర్ లెఫ్ట్ అండర్ స్కోర్ జాయిన్ 1 నేను ఈ కమాండ్ లెప్ట్ జాయిన్ ఉపయోగించాలి ఇది నేను పాస్ చేస్తున్న డేటా ఫ్రేమ్ 1 మరియు ఇది నేను పాస్ చేస్తున్న డేటా ఫ్రేమ్ 2 నుండి వచ్చిన డేటా మరియు తరువాత నేను ఈ రెండు డేటా ఫ్రేమ్ లను వేరియబుల్ పేరుతో జోడించాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ 2 డేటా ఫ్రేమ్ లను పేరు ద్వారా మీరు పేర్కొన్నప్పుడు లెఫ్ట్ జాయిన్ pd ని రిఫరెన్స్ గా తీసుకుంటుంది p d మరియు p d new రెండింటి లో సాధారణమైన పేర్లను చూడండి ఆపై p d new నుండి డేటాను తీసుకోండి మరియు దీన్ని p d తో విలీనం చేసి ఆపై మరొక డేటా ఫ్రేమ్ ను సృష్టించండి ఈ పేరు Pd Left Join 1 ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మీకు డేటా ఫ్రేమ్ 1 ఉంది Pd ఉంది ఇందులో సెంథిల్ మరియు సామ్ ఉన్నాయి మరియు ఇది డేటా ఫ్రేమ్ 2 లో సెంథిల్ మరియు సామ్ కోసం వెతుకుతోంది మరియు తరువాత సమాచారాన్ని విలీనం చేస్తుంది అది ఈ పేర్లకు అదనంగా లభిస్తుంది మరియు ఉన్న డేటా ప్రేమ్ కు జోడించండి మరొక కాలమ్ విభాగం మరియు సెంథిల్ విభాగం PSC సామ్ విభాగం లో కూడా PSC ఉంది ఇది Pd ని తిరిగి నొక్కి ఆపై డేటా ప్రేమ్ 2 నుండి వస్తున్న సంబంధిత సమాచారాన్ని జోడిస్తుంది ఇప్పుడు అదేవిధంగా రైట్ జాయిన్ తో జోడించడం చూద్దాము కాబట్టి ఇది ఐడి Id వేరియబుల్ ఆధారంగా డేటా ఫ్రేమ్ 1 మరియు డేటా ఫ్రేమ్ 2 ను అడ్డు వరుసలు జోడిస్తుంది మీకు ఈ డేటా ఫ్రేమ్ 1 p d మరియు డేటా ప్రేమ్ 2 p d new మరియు రైట్ జాయిన్ కమాండ్ ఉపయోగించి జోడించవచ్చు మరియు డాటా ప్రేమ్ 1 మరియు డేటా ఫ్రేమ్ 2 అంటే ఏమిటి అనేది పాస్ చేయవచ్చు ఇక్కడ మనకు డేటా ప్రేమ్ 1 గా p d మరియు డేటా ఫ్రేమ్ 2 గా p d new ఉన్నాయి ఇప్పుడు p d new ని డేటా ప్రేమ్ రిఫరెన్స్ గా ఏమి తీసుకుంటుంది మరియు అడ్డు వరుస లను సరిపోల్చడానికి ప్రయత్నిస్తుంది ఇవి p d మరియు p d new లో మ్యాచ్ కోసం చూస్తాయి మనకు సెంథిల్ మరియు సామ్ ఉన్నారు p d లో కూడా సరి పోలిక ఉంది మరియు ఇది ఇప్పుడు ఈ రమేశ్ ను ఉంచుతుంది ఎందుకంటే ఈ డేటా ఫ్రేమ్ సూచన లు ఈ డేటా ఫ్రేమ్ కాబట్టి మీకు సెంథిల్ రమేశ్ మరియు సామ్ ఉంటారు కానీ రమేశ్ కోసం మీకు మంత్ బ్లడ్ షుగర్ మరియు యు బ్లడ్ ప్రషర్ విలువ లు లేవు ఇవి మ్యాచింగ్ ఆపరేషన్ చేత భర్తీ చేయబడతాయి మీరు ఆర్డర్ ను మార్చవచ్చు దీనిలో మీరు డేటా ఫ్రేమ్ లను పాస్ చేస్తారు మరియు ఆర్డర్ ను మార్చి నట్లయితే మీరు డేటా ఫ్రేమ్ 2 ను p d గా డేటా ఫ్రేమ్ 1 ను pd new గా పాస్ చేస్తారని మీరు చూడవచ్చు అవుట్పుట్ లెప్ట్ జాయిన్ మాదిరి గానే ఉంటుందని మీరు గమనించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ Pd మీరు Pd ని రిఫరెన్స్ గా డేటా ప్రేమ్ కు ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఈ రైట్ జాయిన్ ఆపరేషన్ కూడా చేయవచ్చు ఈ ఆపరేషన్ లెప్ట్ జాయిన్ తో సమానం గా ఉంటుంది ఎందుకంటే మీ pd రిఫరెన్స్ రైట్ జాయిన్ తో రైట్ ఉంది కాబట్టి లెప్ట్ జాయిన్ మరియు రైట్ జాయిన్ లను సంగ్రహంగా చెప్పాలంటే దీనికి మీరు ఈ డేటా ఫ్రేమ్ లను పాస్ చేసే విధానాన్ని బట్టి మ్యాచింగ్ ఆపరేషన్ లు సారూప్యం గా లేదా భిన్నంగా కనిపిస్తాయి కాబట్టి మీరు ఆర్గుమెంట్ లను పాస్ చేస్తున్నప్పుడు ఈ లెప్ట్ జాయిన్ మరియు రైట్ జాయిన్ కమాండ్ తో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇన్నర్ జాయిన్ ఏమి చేస్తుందో చూద్దాం ఇన్నర్ జాయిన్ జాయిన్ 2 డేటా ఫ్రేమ్ లో ఉన్న ఐడి లలో అడ్డు వరుస లను విలీనం చేస్తుంది మరియు నిలుపుకుంటుంది ఇప్పుడు మీకు డేటా ప్రేమ్ 1 ఉంది ఇది pd new మీకు డేటా ప్రేమ్ 2 ఉంది ఇది pd ఇప్పుడు నేను ఈ రెండు ఇన్నర్ జాయిన్ ఫంక్షన్ కు ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసినప్పుడు మరియు నేను వాటిని సరిపోల్చాలి అనుకుంటున్నాను పేరు ద్వారా ఇది అడ్డు వరుస ల కోసం 1ds తో చూస్తుంది ఈ రెండు డాటా ప్రేమ్ లలో మనకు సెంథిల్ మరియు సామ్ లకు సంబంధించిన డేటాను మాత్రమే ముద్రిస్తుంది ఎందుకంటే ఈ డేటా ఫ్రేమ్ 2 లో రమేశ్ అందుబాటులో లేడు

కాబట్టి లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ మరియు ఇన్నర్ జాయిన్ చూసాము ఫుల్ జాయిన్ సెమి జాయిన్ మరియు యాంటీ జాయిన్ అర్థం చేసుకోవడానికి మేము వీక్షకులకు ఒక ఎక్సైజ్ ఇచ్చాము ఈ ఉపన్యాసం లో సంగ్రహంగా చెప్పాలంటే డేటా ఫ్రేమ్ లను ఎలా రీ క్యాస్ట్ చేయాలో చూసాము మరియుd dplyr ప్యాకేజ్ నీ ఉపయోగించి రెండు డేటా ఫ్రేమ్ లను ఎలా కలపాలి తర్వాత ఉపన్యాసంలో r లో అంక గణిత తార్కిక మరియు మాత్రిక కార్యకలాపాలను ఎలా చేయాలో చూడబోతున్నాము ధన్యవాదాలు